టైపోలాజీ మరియు పద మార్పు పిల్లల భాషా సముపార్జన పార్టు 3 హాయ్ అందరికీ నమస్కారం అప్ప్రీసియేటింగ్ లింగ్విస్టిక్స్ ఏ టైపోలోజికల్ అప్రోచ్ Appreciating Linguistics A typological approach NPTEL కోర్సు యొక్క ఈ సెషన్కు స్వాగతం కాబట్టి ఇప్పుడు ఇంగ్లీషు మరియు కొరియన్ భాషలపై చేసిన అధ్యయనంలో మనం అవి ఏ విధమైన సాధారణీకరణకు చెందినవి అని తెలుసుకోవచ్చు కాబట్టి అంతకు ముందు ఇప్పటివరకు మనం చదివిన వాటిని క్లుప్తంగా చెప్పుకుందాము కాబట్టి ఇక్కడ ఆందోళన ఏమిటంటే కొరియన్ మరియు ఆంగ్లంను నేర్చుకునే పిల్లలు పరిసర భాష యొక్క ప్రాదేశిక వ్యత్యాసానికి ఆసక్తిగా ఉంటారు అంటే కొరియన్ పిల్లవాడు వాటంతకవే విడిగా మరియు దగ్గరి సంబంధం ఉండే భాషలను నేర్చుకుంటారు అయితే వాటి మధ్య తేడా ఉంది కొరియన్ పిల్లవాడు యాపిల్ మరియు కప్పు వదులుగా అనుసంధానించబడి ఉన్నాయని గుర్తించడానికి ప్రత్యేక ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు కానీ ఉంగరం మరియు క్యాసెట్ ఒకదానికొకటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి అది సమస్య కాదు ఎందుకంటే టైపోలాజికల్గా పిల్లలు పరిసర భాష యొక్క ప్రాదేశిక వ్యత్యాసాలకు ఆసక్తిగా ఉంటారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వారు స్థల సంబంధిత పదాలు లేదా ప్రాదేశిక పదాలను ఎలా నేర్చుకుంటారనేది ప్రశ్న మరియు క్రాస్ లింగ్విస్టిక్ గా మీరు కనుగొనడానికి ప్రయత్నిస్తే కొన్ని పరిస్థితులను పునరావృత కారకాలుగా గుర్తించవచ్చు ఇది భాషల అంతటా భాషాను నేర్చుకునే ప్రక్రియను రూపొందిస్తుంది మరియు పరిసర భాషలో వివిధ సామాన్యత రూపాల్లో ఒక పరిస్థితి ఇలా ఉంటుంది ఒక నిర్దిష్ట పదం తరచుగా సంభవించడం వల్ల అది పిల్లలకు అవగాహన కల్పించి మరియు పిల్లవాడు దానిని వేగంగా నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది కాబట్టి అది ఆ పదం యొక్క సామాన్యత పై ఆధారపడి ఉంటుంది రెండవది పిల్లలు రూపం మరియు అర్థం మధ్య ఉన్న సంబంధానికి ప్రాధాన్యతనిస్తారు ఒక పదం పాలిసెమస్ అయితే అంటే ఉదాహరణకు బ్యాంకు వంటి పదం లేదా భాషలో పదాలు ఉంటే వాటి అర్థాలు ఒకదానికొకటి ఉమ్మడిగా కలయిక చెందుతాయి కేక్ మరియు పేస్ట్రీ లేదా డాక్టర్ మరియు ఫిజిషియన్ లాంటి పదాలు ఒకేలా ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాలలో పిల్లలకి అది కష్టంగా మారుతుంది కాబట్టి టైపోలాజికల్ సాధారణీకరణ ఏమిటంటే ప్రసంగంలో తరచుగా వచ్చే పదాన్ని పిల్లవాడు సులభంగా నేర్చుకుంటాడు రెండవది పిల్లలు ఏ భాషలో నేర్చుకుంటున్నారనే దానితో సంబంధం లేకుండా ఒకదానిని మరొకదాని అర్థంతో మ్యాపింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు కాబట్టి పదం యొక్క అర్థం ఒకదానొకటితో మ్యాపింగ్ అయివుంటే అది పిల్లలకు నేర్చుకునేందుకు సులభం అవుతుంది కానీ ఏది సవాలుగా మారుతుంది అంటే బ్యాంకు వంటి పాలిసెమస్ పదాలను పిల్లవాడు ఎదుర్కొన్నప్పుడు అది సవాలుగా మారుతుంది లేదా భాషలో కేక్ మరియు పేస్ట్రీ వంటి కలయిక అర్థాలు ఉంటే అర్థం కలయిక చెందుతుంది మరియు అవి ఒకేలా ఉండే పదాలు ఉంటే మరి అవి డాక్టర్ మరియు ఫిజిషియన్ వంటి పర్యాయపదాలుగా ఉంటాయి ఈ సందర్భాలలో పిల్లలకు కాస్త కష్టం అవుతుంది కాబట్టి పిల్లవాడు అలాంటి పదాలను సరిగ్గా ఉపయోగించడాన్ని కాస్త గమ్మత్తుగా భావిస్తాడు కాబట్టి భాష ఏదైనా కావచ్చు అది ఇంగ్లీషు కొరియన్ జపనీస్ హిందీ కావచ్చు కానీ స్పేషియల్ టర్మ్స్ ను పొందాలంటే మొదటి షరతు ఏమిటంటే ఉపన్యాసంలో అటువంటి పదం యొక్క సామాన్యత ఎక్కువగా ఉండాలి రెండవది ఒకదానికొకటి మ్యాపింగ్ ఉన్నట్లయితే పిల్లవాడు దానిని నేర్చుకోవడం సులభం పదాలు పాలిసెమస్గా ఉంటే లేదా పదాలు ఒకేలా ఉంటే మరియు అర్థంలో కలయిక ఉన్నట్లయితే అది పిల్లలకు నేర్చుకోవడంలో కష్టం అవుతుంది కాబట్టి మీరు స్పేషియల్ టర్మ్స్ ను నేర్చుకునే ప్రక్రియను సంగ్రహిస్తే మనము సాధారణీకరణను పొందవచ్చు కాబట్టి ఇక్కడ స్లైడ్ లోని సాధారణీకరణ 5 ను చూడండి కాబట్టి ప్రారంభ దశ ఏమిటి మధ్య దశ ఏమిటి చివరి దశ ఏమిటి మరియు దానికి సంబంధించిన పరిస్థితులు ఏమిటి ప్రారంభ దశను పిల్లలు అర్థం చేసుకోలేరు లేదా ఈ దశలో వారు స్పేషియల్ టర్మ్స్ ను ఉపయోగించరు అయితే మనము స్పేషియల్ టర్మ్స్ నుండి ప్రారంభిస్తాము అది వారికి అర్థంకాదు కాబట్టి ఏమి జరుగుతుంది అంటే ఆరంభం నుంచే పక్షపాతంగా కనిపించనట్లయితే నియంత్రణ అనేది దగ్గర కు సంబంధం ఉండే పదాలకు ప్రతిగా విడిగా ఉండే పదాల సంబంధం యొక్క వ్యత్యాసంకు మద్దతుగా ఉంటుంది కాబట్టి వారు అర్థం చేసుకోకపోతే ప్రారంభ దశ నుంచి ప్రారంభించండి కాబట్టి విడిగా ఉండే సంబంధం లేదా దగ్గర గా ఉండే సంబంధం మధ్య వ్యత్యాసం ఉందా అని వారు పట్టించుకోరు పదాలు విడిగా లేదా దగ్గరగా అనుసంధానించబడి ఉన్నాయా అనేది పట్టింపు లేదు ఎందుకంటే అవి అలా చేయవు కాబట్టి ప్రారంభ దశలో పిల్లలు స్పేషియల్ టర్మ్స్ గురించి ఏమీ అర్థం చేసుకోలేరని మనము అనుకుంటాము కాబట్టి మధ్య దశలో ఏమి జరుగుతుంది పిల్లలు పదాలను పొడిగించడానికి మరియు అతిగా పొడిగించడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ పొడిగింపులు పరిసర భాష యొక్క ప్రాథమిక వర్గాల్లోనే ఉంటాయి కాబట్టి మధ్య దశలో అవి 0 సున్నా నుండి ప్రారంభమయ్యాయి మరియు మధ్య దశలో వారు ఏమి చేసారంటే పదం యొక్క వినియోగాన్ని పొడిగించారు అవి ఇన్ ఆన్ ఓవర్ క్లోజ్ ఫార్ వంటి పదాలను కలిగి ఉంది కాబట్టి వారు అటువంటి ప్రాదేశికంగా అనుసంధానించబడిన పదాలతో సాధ్యమయ్యే అన్ని సెమాంటిక్ ఓవర్ ఎక్స్టెన్షన్లను వివరించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇది మధ్య దశ కాబట్టి 0 సున్నా ఉపయోగం ఉన్నప్పటికీ ఇక్కడ 0 సున్నా అవగాహన అనేది ప్రారంభ దశ ఓవర్ ఎక్స్టెన్షన్ అనేది మధ్య దశ మరి చివరి దశ ఏమిటి పరిసర భాషలో పదాలను అర్థం చేసుకోవడం మరియు ఉపయోగించడం అనేది చివరి దశ కాబట్టి వారు ఉపయోగిస్తున్న భాష లేదా మాట్లాడే భాష చివరకు ప్రాదేశికతకు సంబంధించిన అన్ని పదాలను అర్థం చేసుకోగలరు అది కొరియన్ భాష అయితే వారు విడిగా ఉండే సంబంధం గురించి ఆలోచిస్తారు అది ఇంగ్లీష్ అయితే నిజంగా పట్టింపు ఉండదు కాబట్టి ఇది ఆంగ్లంలో యాడిపోజిషన్ పై మాత్రమే దృష్టి పెడుతుంది కానీ కొరియన్ లో వారు దాన్ని వేరుచేయవలసి ఉంటుంది మరియు ఈ వేరు చేసే ప్రక్రియ కొరియన్ పిల్లలలో దానంతకు అదే జరుగుతుంది కొరియన్ మాట్లాడే పిల్లలు వారంతకు వారే వేరు చేసుకుంటారు తన వద్ద ఉన్న ఆబ్జెక్ట్స్ విడిగా అనుసంధానించబడి ఉన్నాయా లేదా అవి దగ్గరగా ఉన్నాయా అని పిల్లవాడు సులభంగా గుర్తించగలడు మరియు అది దగ్గరి సంబంధం లేదా వదులుగా ఉండే సంబంధంలో జరుగుతున్నట్లయితే క్రియ రూపం భిన్నంగా ఉంటుంది ఒకవేళ అది దగ్గరి సంబంధం అయితే క్రియ రూపంలో తేడా ఉండదు కాబట్టి అది పిల్లవాడు నేర్చుకునే చివరి దశ మరి ఇలాంటివి జరిగే పరిస్థితులు ఏంటి రెండు విషయాలు ఉన్నాయి మొదట అవగాహన యొక్క సామాన్యత అవగాహన యొక్క సామాన్యతలో పద రూపం మరియు అర్థం మధ్య ప్రత్యేక సంబంధం ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాలు నేర్చుకోవడాన్ని సులభతరం చేస్తాయి భాషా వాతావరణంలో పదం యొక్క సామాన్యతకు సంబంధించినంత వరకు పిల్లలకు తగినంత అవగహన ఉంటే అది ఒక షరతు అవుతుంది ఇక రెండవ షరతు పదం యొక్క అర్థం ఒకదానికొకటి మ్యాపింగ్ ను కలిగి ఉంటే ఆ నిర్దిష్ట పదాన్ని వేగంగా నేర్చుకునేందుకు అది పిల్లలకు సహాయపడుతుంది కానీ మీకు బహుభాషా పదాలు కలయిక చెందుతున్న సెమాంటిక్స్ ఒకేలాంటి పదాలు ఉంటే అది కష్టం అవుతుంది కాబట్టి క్రాస్ లింగిస్టికల్ గా మనము ఈ ముగింపును నిర్ధారించవచ్చు 0 సున్నా అవగాహన అనేది ప్రారంభ దశ ఓవర్ ఎక్స్టెన్షన్ అనేది మధ్య దశ పదాన్ని అర్థం చేసుకోవడం మరియు పరిసర భాషలో దాన్ని సరిగ్గా ఉపయోగించడం అనేది చివరి దశ అవుతుంది మరియు షరతులు ఏమిటి అవగాహన యొక్క సామాన్యత మరియు రెండవది ప్రత్యేక సంబంధం ద్వారా అంటే పిల్లలు నేర్చుకునే ప్రక్రియను ఒకదానికొక పదం యొక్క మ్యాపింగ్ సులభతరం చేస్తుంది కాబట్టి ఇప్పుడు దీనితో మనము త్వరగా రెండవ భాషా సముపార్జనకు వెళతామని నేను భావిస్తున్నాను మళ్ళీ నేను నిజంగా వివరంగా చర్చించడానికి వెళ్ళడం లేదు అయితే మొదటి భాషాను నేర్చుకోవటంలో పిల్లవాడు వ్యతిరేక పదాలకు సంబంధించిన పదాలను లేదా ఉదాహరణకు ప్రాదేశిక పదాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది ఎలా జరిగిందనే దాని గురించి నేను మీకు సంక్షిప్త ఆలోచన ఇస్తాను మరియు ఇప్పుడు మనం రెండవ భాషా నేర్చుకోవడం గురించి మాట్లాడబోతున్నాము కానీ ఈ రెండు వ్యవస్థల్లో కొన్ని సమాంతరాలు నిర్దిష్ట కలయిక నిర్దిష్ట విశిష్టతను కలిగి ఉంటాయి కాబట్టి దాని రెండవ భాషా సముపార్జనలో నేను ప్రధానాంశంగా చేయదలిచిన మొదటి ప్రత్యేకత ఏమిటంటే మొదటి భాషా సముపార్జన వలె కాకుండా అభ్యాసకుడు ఒక చేతిలో రెండు వ్యవస్థలను కలిగి ఉంటాడు కాబట్టి ఇక్కడ పని కొంచెం క్లిష్టంగా ఎందుకు ఉంది మొదటి భాషా సముపార్జన విషయంలో ఇక్కడ కదలిక అనేది భాష లేకుండా ప్రారంభించి 0 నుండి 1 వరకు భాష యొక్క జ్ఞానాన్ని చేరుకోవడం అందుకే పిల్లవాడి మెదడులో ఒకే ఒక వ్యవస్థ ఉంటుంది కానీ రెండవ భాషా సముపార్జన విషయంలో ఇది ఇప్పటికే ఉన్న భాషా అనుభవానికి ఒక భాషను జోడించడాన్ని కలిగి ఉంటుంది నేను అర్థం అయిందని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకోగలరా మొదటి భాష సముపార్జన విషయంలో ప్రయాణం 0 నుండి 1 వరకు ఉంటుంది పిల్లవాడు దానిలో ఏ భాషనైనా కలిగి ఉండడు అని మనం భావించినట్లయితే జనరేటివిస్ట్ దానితో ఏకీభవించరు కానీ మనం ఇక్కడ పదాన్ని ఉపయోగించగలిగితే ఇది భాష నేర్చుకునే సాధనం అవుతుంది కాబట్టి ప్రయాణం 0 నుండి భాష యొక్క జ్ఞానం వరకు ఉంటుంది కాబట్టి పిల్లవాడు మొదటి భాషను నేర్చుకునేటప్పుడు వేరే భాష లేదు కాబట్టి ఇది 0 నుండి 1 వరకు ఉంటుంది కానీ రెండవ భాషా సముపార్జన విషయంలో అభ్యాసకుడి మెదడులో ఇప్పటికే ఒక వ్యవస్థ ఉంది కాబట్టి దాని శీర్షిక ఒక మెదడులో రెండు వ్యవస్థలను కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భాలలో ప్రారంభ మధ్య మరియు చివరి దశలకు సంబంధించినంతవరకు మనం ఎలాంటి టైపోలాజికల్ సాధారణీకరణను తెలుసుకోవచ్చు కాబట్టి మీరు దీన్ని చూస్తే ఓహ్ ఇవి చాలా భిన్నమైన విషయాలు అని మీకు అనిపించవచ్చు కానీ నిజంగా కాదు ఇవి కనిపించేంత భిన్నంగా లేవు అయినప్పటికీ ఈ రెండు సముపార్జన ప్రక్రియల మధ్య సమాంతరాలు ఉన్నాయి మరి సారూప్యత అంటే ఏమిటి సారూప్యత ఏమిటంటే కొన్నింటిలో వైరుధ్యం ఉండవచ్చు కానీ పర్యావరణం నుండి భాషాపరమైన ఉత్పాదకం మరియు తర్వాత మనం మునుపటి సాధారణీకరణలో చూసినట్లుగా ఒకదానికొకటి మ్యాపింగ్ లేదా అలాంటి వాటికి కూడా నిర్దిష్ట పాత్ర ఉంటుంది సరేనా కాబట్టి రెండవ భాషా సముపార్జన విషయంలో ఒక సమస్య ఉంది మరియు ఆ సమస్య మొదటి భాషా సేకరణలో ఉన్నట్లే ఉంది మరియు అది ఏమిటి భాషా ఉత్పాదకం మరియు అభ్యాసకుల మధ్య వ్యత్యాసం ఉంది మరియు అభ్యాసకుడు ఏమి నేర్చుకుంటాడు వ్యత్యాసం ఉందని నేర్చుకుంటాడు మరి వారు దానిని ఎలా గ్రహించి మరియు దానిని ఎలా ఉత్పత్తి చేస్తారు కాబట్టి నేను చెప్పగలిగితే పనితీరులో యోగ్యత లేదా అందుబాటులో ఉన్న ఉత్పాదకం మరియు ఉత్పత్తి కాబట్టి ఈ రెండు సందర్భాలలో వైరుధ్యం ఉంది మొదటి భాష మరియు మొదటి భాష యొక్క ఉత్పత్తి విషయంలో అందుబాటులో ఉన్న ఉత్పాదకం రెండవ భాష యొక్క అందుబాటులో ఉన్న ఉత్పాదకం ఆపై భాష యొక్క ఉత్పత్తి కాబట్టి ఈ ప్రక్రియ మొదటి భాషా సముపార్జన అయినా లేదా రెండవ భాషా సముపార్జన అయినా రెండు సందర్భాలలో ఒకే విధంగా ఉంటుంది ప్రయాణం 0 నుండి 1 వరకు ఉండవచ్చు కానీ ఉత్పాదకం ప్రతిగా ఉత్పత్తి అలాగే ఉంటుంది కాబట్టి ఈ సమాచారంతో రెండవ భాషా సముపార్జన విషయంలో వాస్తవానికి ఏమి జరుగుతుందో చూద్దాం ఈ సందర్భంలో నేను ప్రాథమికంగా అవును అని చెప్పగలను మొదటి ఈ రెండు విషయాలతో ప్రారంభించడానికి మనం దృష్టి పెట్టాలి ఇక్కడ స్లైడ్ లో ఉన్న ఉత్పాదకం క్రింద ఉత్పత్తి ఎంపిక మరియు ఉత్పాదకంకు మించిన ఉత్పత్తి సృజనాత్మకత అనే నాలుగు అంశాలకు మనము తరువాత వెళ్తాము సరేనా కాబట్టి బహుశా నేను దానిని స్లైడ్ లో గుండ్రంగా గీస్తాను కాబట్టి ఏమి జరుగుతుందో అని మనం ఇక్కడ మొదటి రెండు విషయాలపై దృష్టి పెడదాం భాషా అభ్యాసకునిగా మన నిరీక్షణ ఏమిటి కాబట్టి మీరు రెండవ భాషా సముపార్జన అని చెప్పినప్పుడు టార్గెట్ లాంగ్వేజ్ ఉత్పత్తి లోప రహితంగా ఉండాలని మనము ఆశిస్తున్నాము మరియు వారు విన్న దానితో పోల్చినప్పుడు దోష రహితంగా మరియు మరే దానిని ఇక్కడ పరిగణించరాదు అంటే రెండవ భాషను స్థానికంగా మాట్లాడేవారి భాష మరియు రెండవ భాష నేర్చుకునే వారి భాష ఖచ్చితంగా ఒకేలా ఉండాలి అవి ప్రతిరూపాలుగా ఉండాలి కాబట్టి అంటే అభ్యాసకుడి మాటల్లో ఎటువంటి లోపం ఉండకూడదు అది అంతిమంగా ఉండాలి కానీ వాస్తవానికి ఏమి జరుగుతుంది అది నిజంగా ఈ విధంగా జరుగుతుందా మరియు టైపోలాజికల్గా అది ఒకేలా ఉందో లేదో మనము పరిశీలన చేద్దాము మీరు నేర్చుకుంటున్న రెండవ భాష ఏదైనా సరే దీనికి ఏదైనా వైరుధ్యం ఉందా లేదా అది టైపోలాజికల్గా కలిసి ఉంచవచ్చు లేదా దానికి వివిధ వర్గాలు ఉన్నాయా అని మనము చూద్దాము మనము అర్థం చేసుకున్నట్లుగా భాష ఏదైనప్పటికీ క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణ దాదాపు సమానంగా ఉంటుంది మొదటి రెండు అంశాలను చూద్దాం మొదటి అంశం ఉత్పత్తి ఇన్పుట్ క్రింద ఉంది మరియు అది ఏమి చెబుతుంది అది అభ్యాసకుల ఎంపిక గురించి చెబుతుంది కాబట్టి అభ్యాసకుడు ఏమి చేస్తాడు అభ్యాసకులు వారు విన్నవన్నీ సమీకరించరు బదులుగా వారు సమీకరించేవి వారంతకు వారే ఎంపిక చేసుకుంటారు కొన్ని X సంఖ్యలో ఇన్పుట్లు అందుబాటులో ఉన్నాయని అనుకుందాము సరేనా కాబట్టి నేను ఇక్కడ X ఇన్పుట్ల సంఖ్యను వ్రాయబోతున్నాను కాబట్టి ఇన్పుట్ల సంఖ్య X ఉంటే అభ్యాసకుడు విషయాలను ఎంపిక చేసుకుంటాడు కాబట్టి X లో నుండి 5 ని తీసివేస్తే అది అవుట్పుట్ అని అనుకుందాం అభ్యాసకులు వాటన్నిటిని ఎంపిక చేసుకోలేదు బదులుగా అభ్యాసకుడు కొన్నింటిని ఎంపిక చేసుకున్నాడు మరియు అభ్యాసకులు విన్నవన్నీ ఉత్పత్తి చేసే బదులుగా వారు ఏమి చేసారు వారి ఉత్పత్తి ఎంపిక గా అయ్యింది ఇది ఒక విషయం రెండవ భాషా సముపార్జన ప్రక్రియలో జరుగుతుంది ఈ కథ యొక్క మరొక వైపు లో ఇది ఇన్పుట్ క్రింద ఉత్పత్తి గా ఉంటుంది ఇప్పుడు రెండవ అంశంలో ఇన్పుట్కి మించి ఉన్న ఉత్పత్తిని చూడండి ఇక్కడ స్లైడ్ లో ఒకటి దిగువన ఉంది మరొకటి దాటి ఉంది అది దిగువన ఉన్నప్పుడు అది ఎంపికకు సంబంధించినదిగా అవుతుంది అది దాటి ఉన్నప్పుడు దాని ఇన్పుట్ అభ్యాసకుడి సృజనాత్మకతకు సంబంధించినదిగా అవుతుంది కాబట్టి అభ్యాసకులు ఏమి చేస్తారు అభ్యాసకులు వారు విన్న వాటిని ఉత్పత్తి చేయడమే కాకుండా వారు కొత్త రూపాలను కలుపుకొని ఉత్పత్తి చేస్తారు తద్వారా అది సృజనాత్మకత అవుతుంది X ఇన్పుట్ గా ఉండి X 5 అవుట్ పుట్ గా ఉంటే అది ఎంపిక అవుతుంది X ఇన్పుట్ గా ఉండి X 5 అవుట్ ఫుట్ గా ఉంటే అది సృజనాత్మకత అవుతుంది సరేనా కాబట్టి ఈ రెండు విషయాలు టైపోలాజికల్గా జరుగుతున్నాయి టైపోలాజికల్గా ఇక్కడ నమూనా ఒకే విధంగా ఉంటుంది మీరు ఏ రెండవ భాష నేర్చుకుంటున్నప్పటికీ మీ అవుట్పుట్ మీరు విన్న దానికంటే తక్కువగా ఉంటే దాని అర్థం మీరు సముపార్జనలో ఎంపిక గా ఉన్నారని అర్థం మీ అవుట్పుట్ మీరు విన్న దానికంటే మించి ఉంటే దాని అర్థం మీరు సృజనాత్మక వ్యక్తిలాగా సముపార్జనలో సృజనాత్మకంగా ఉంటారు కాబట్టి మీ ఉత్పత్తి సృజనాత్మకతలో X ప్లస్ 5 గా ఉంటుంది మీ ఉత్పత్తి దాని కంటే తక్కువ ఉంటే అది X మైనస్ 5 అయితే మీ ఉత్పత్తి ఎంపికగా ఉంటుంది కాబట్టి మొదటి రెండు వివరణలను చూద్దాం తర్వాత ఇక్కడ ఉన్న రెండు అంశాలకు వెళ్దాం కాబట్టి మీకు ఎదురయ్యే ప్రశ్నలు ఏమిటి మరియు నేను టైపోలాజికల్గా ఇది క్రాస్ లింగ్విస్టిక్ రిఫరెన్స్లో వాస్తవం అని చెప్పాను కాబట్టి ఎంపిక చేసిన అనుకరణ మరియు సృజనాత్మకతను ఎలా వివరించాలో ఇక్కడ ఉంది కాబట్టి ఒక సందర్భంలో అభ్యాసకుడు ఎంపికగా ఉంటాడు మరొక సందర్భంలో అభ్యాసకుడు సృజనాత్మకంగా ఉంటాడు ఎంపిక మరియు సృజనాత్మకతకు సంబంధించి అన్ని భాషలు ఒకే విధంగా ప్రవర్తిస్తాయని మీరు అనుకుంటున్నారా కాబట్టి లక్ష్య భాషా నిర్మాణంలోని వివిధ అంశాలను అభ్యాసకులు క్రమంగా గమనించే క్రమంలో ఎంపిక సమస్య మరింత పెరుగుతుంది కాబట్టి మీరు ఎంపిక గురించి మాట్లాడుతున్నప్పుడు అభ్యాసకుడు ఎంచుకున్న నిర్మాణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాడు మరి సృజనాత్మకత విషయంలో ఇది లోపాల మూలాలను కనుగొనడంలో ఉంటుంది మరియు అభ్యాసకులు ఏమి చేస్తారు వారు లక్ష్య భాష నుండి తప్పుకొని మరియు వారు విచలన నిర్మాణంలోని మార్పులను గమనంచి వారు తమ స్వంత నిర్మాణాలను సృష్టించుకుంటారు కాబట్టి ఎంపిక లక్ష్య భాష యొక్క వ్యాకరణ అంశాలను కలిగి ఉంటుంది సృజనాత్మకత లోపాల మూలాల గుర్తింపును కలిగి ఉంటుంది మరియు అభ్యాసకుడు టార్గెట్ లాంగ్వేజ్ నుండి అతిక్రమించేందుకు ప్రయత్నిస్తాడు కాబట్టి రెండవ భాషా సముపార్జనకు సంబంధించినంతవరకు చాలా సందర్భాలలో ఇది భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ సమాచారంతో మనం ఒక అంశానికి వెళ్దాం కాబట్టి ఎంపిక మరియు సృజనాత్మకత ఆధారంగా మరియు మనం ఇక్కడ పరిగణించదలిచినది యాస సరేనా కాబట్టి నేను ఆంగ్లం మాట్లాడే విధానం నా ఉచ్చారణ స్థానికంగా ఆంగ్లం మాట్లాడే వ్యక్తికి భిన్నంగా ఉంటుంది లేదా ఇతర దేశాలకు చెందిన వ్యక్తికి భిన్నంగా ఉంటుంది కానీ నాకు నా స్వంత ఆంగ్లం యాస ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఒక వ్యక్తి లేదా అభ్యాసకుడు ఒక నిర్దిష్ట భాషను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మరియు ఉచ్ఛారణ అనేది భాషా సాధనంగా మనకు అర్థం చేసుకోవడానికి లేదా కొన్ని క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణను కనుగొనడంలో సహాయపడుతుంది కాబట్టి చాలా ప్రసిద్ధ రష్యన్ భాషా శాస్త్రవేత్త రోమన్ జాకబ్సన్ అతను ఆరు భాషలను మాట్లాడగలిగాడు మరియు అవన్నీ రష్యన్ భాషలే కాబట్టి జాకబ్సన్ బహుభాషా వక్త అని గుర్తుంచుకోండి లేదా బహుభాషా మాట్లాడే వ్యక్తి ఎవరైనా కావచ్చు మనము విదేశీ యాస గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆంగ్లం నాకు నిజంగా పరాయి భాష కాదని చెప్పుకుందాం కానీ సగటు భారతీయుడికి ఇది ద్వితీయ భాష కానీ నా యాస టార్గెట్ లాంగ్వేజ్ యొక్క యాసను అనుకరించేందుకు నా ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది నేను దాదాపు స్థానిక వ్యక్తి లాగా మాట్లాడితే అంటే నేను బాగా అనుకరించాను అని అర్థం నా యాస బ్రిటన్ లేదా బ్రిటీష్ లేదా అమెరికన్ ఆంగ్లంలో మాట్లాడే ప్రామాణిక ఆంగ్లం నుండి భిన్నంగా ఉంటే నా యాస భిన్నంగా ఉందని నేను చెబుతాను కాబట్టి యాసల సమస్యను దృష్టిలో ఉంచుకుని ఎంపిక మరియు సృజనాత్మకత వాస్తవానికి ఏమి చెబుతాయో చూద్దాం నేను దానిని రెండు వేర్వేరు విభాగాల్లో ఉంచబోతున్నాను కాబట్టి మళ్ళీ మొదటి అంశం ఏమిటి దిగువకు సంబంధించినది ఎంపిక అవుతుంది మరియు దానికి మించినది సృజనాత్మకత అవుతుంది సరేనా కాబట్టి నేను ఎంపికపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లయితే అంటే నా ఉత్పత్తి ఇన్పుట్ కంటే దిగువగా ఉందని అర్థం కాబట్టి నా టార్గెట్ లాంగ్వేజ్ యొక్క యాస సరిగ్గా స్థానిక వ్యక్తి మాట్లాడే విధంగా ఉండదు కాబట్టి నా యాస స్థానిక స్పీకర్ యాసకు భిన్నంగా ఉంటుంది మరియు ఇది ఎందుకు జరుగుతుంది అంటే నేను నేర్చుకోవడంలో ఎంపికగా ఉన్నాను కాబట్టి భాషా వాతావరణంలో నేను కలిగి ఉన్న సమాచారం దిగువన అనే పదాన్ని ఉపయోగించబోతోంది అంటే నేను విన్నదంతా నేను ఉత్పత్తి చేయలేకపోయాను మాతృభాష మాట్లాడే వారి నుండి నేను విన్నవన్నీ లేదా మాతృభాష మాట్లాడేవారు మాట్లాడే విధంగా నేను అన్నింటినీ ఉత్పత్తి చేయలేకపోయాను బదులుగా నా ఉత్పత్తి ఇన్పుట్ కంటే దిగువన ఉంది అందుకే అది ఎంపికలో భాగం అవుతుంది సృజనాత్మకత విషయంలో ఉత్పత్తి ఇన్పుట్కు మించి ఉంటుంది కాబట్టి నా ఆంగ్ల యాసకు సంబంధించినంతవరకు ఏమి జరిగింది నా యాస లక్ష్య భాష యొక్క ధ్వని ప్రవర్తన శాస్త్రం phonology ఫోనాలజీ నుండి భిన్నంగా ఉంటుంది కాబట్టి మరియు ఈ వ్యత్యాసం భిన్నంగా ఉంటుంది అందుకే నేను మాట్లాడే ఆంగ్లం యొక్క రకం ఒక నిర్దిష్ట రకం కాబట్టి ఇది భారతీయ ఆంగ్లంగా పరిగణించబడుతుంది కాబట్టి అది భారతీయ ఆంగ్లం అయినందున నేను ధ్వని ప్రవర్తన శాస్త్రం నుండి తప్పుకున్నాను నేను ఆంగ్లం కలిగి ఉన్న ఫోనోలాజికల్ ఇన్వెంటరీ నుండి తప్పుకున్నాను మరియు నేను నా సృజనాత్మకతను అన్వయించాను అందుకే నా యాస భారతీయ యాస సరేనా కాబట్టి ఇది దాదాపు అన్ని భాషల్లో మీరు కనుగొనే క్రాస్ లింగ్విస్టిక్ నమూనా ఇది ఆంగ్లం కావచ్చు హిందీ కావచ్చు ఒడియా కావచ్చు మరియు చైనీస్ కూడా కావచ్చు కాబట్టి క్రాస్ లింగ్విస్టిక్ గా ఇది ఒకేలా ఉంటుంది మరియు ఈ పరికల్పనలు ఉండవచ్చు లేదా రెండవ భాషా సముపార్జనకు సంబంధించినంతవరకు ప్రపంచంలోని ఏ భాషకైనా ఈ అంశాలు పరిగణించబడతాయి కాబట్టి ఈ సమాచారంతో సాధారణీకరణలకు వెళ్దాం మునుపటి సెషన్లో నేను మొదటి భాషా సముపార్జనతో కూడిన వ్యతిరేక పదాల సాధారణీకరణల గురించి మాట్లాడాను కాబట్టి ఇక్కడ మనం రెండవ భాషా సముపార్జన సాధారణీకరణలను చూస్తాము కాబట్టి అది అభ్యాసకుడికి ప్రారంభ దశలో ఏమిటి ప్రారంభ దశలో అభ్యాసకుడికి లక్ష్య భాష యొక్క ఫోనోలాజికల్ సిస్టమ్ గురించి ఎటువంటి జ్ఞానం ఉండదు కాబట్టి ఫోనోలాజికల్ సిస్టమ్ అంటే ఏమిటో నాకు తెలియదు మరియు మధ్య దశ ద్వారా నేను నేర్చుకోవడం ప్రారంభించాను మరియు చివరకు నేను మాతృభాష మాట్లాడే వారిలా మాట్లాడటం ప్రారంభించాను కాబట్టి ప్రారంభ దశలో ఏమి వ్రాయబడిందో చూద్దాం ప్రారంభ దశలో ఫోనోలాజికల్ సిస్టమ్ గురించి అవగాహన ఉండదు మధ్య దశ సముపార్జన క్రమం మరియు లక్ష్యం నుండి వ్యత్యాసం సముపార్జన క్రమంలో మొదటి భాష మరియు రెండవ భాష భాగస్వామ్య ఆకృతికి సంబంధించినది కనుక ఇది L1 మరియు L2 అయితే ఈ రెండూ L1 మరియు L2 నేర్చుకునే క్రమంలో ముందుగా నేర్చుకోబడతాయి కాబట్టి వ్యక్తి మనస్సులో ఇప్పటికే L1 ఉందని పరిగణనలోకి తీసుకుంటే నేను ఇక్కడ రెండు వ్యవస్థలు ఉన్నాయని చెప్పినట్లు నాకు గుర్తుంది కాబట్టి L1 వ్యవస్థ ఇప్పటికే ఉంది మరియు మధ్య దశలో L2 నేర్చుకోబడింది ఇప్పుడు రెండు వ్యవస్థలు ఏకకాలంలో అభ్యాసకుడి తలలో ఉన్నాయి కాబట్టి అది మధ్య దశ అవుతుంది సరేనా మరియు రెండు విషయాల ఉనికి కారణంగా అభ్యాసకుడు ఒకే సమయంలో రెండు వ్యవస్థలను నిర్వహిస్తున్నందున ఈ రెండు విషయాలు ఉనికిలో ఉంటాయి గుర్తించబడిన నిర్మాణాలలో కొన్ని లోపాలు ఉన్నాయి కానీ అభ్యాసకుడికి గుర్తింపులేని వాటికి ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి గుర్తించబడని నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు గుర్తించబడిన వాటికి నిర్దిష్ట లోపాలు ఉన్నాయి అంటే L2 యొక్క నిర్దిష్ట వ్యాకరణ నిర్మాణంలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా తెలుస్తోంది కాబట్టి లోపాలు ఉన్న దశ ను మధ్య దశ అంటారు ఎటువంటి భాష లేకుంటే అది ప్రారంభ దశ మధ్య దశ అయిన L1 మరియు L2 కు ఏకకాల ఉనికి ని కలిగి ఉంటాయి మరి చివరి దశ ఏమిటి చివరి దశ దాదాపుగా పరిపూర్ణంగా ఉంటుంది లేదా భాషా వ్యవస్థ యొక్క పరిపూర్ణ గ్రహణశక్తి మరియు ఉత్పత్తికి దగ్గరగా ఉంటుంది మీరు ఆ అనర్గళతను పొందగలిగితే మరియు మీరు దాదాపు స్థానిక వ్యక్తి లాగా మాట్లాడగలిగితే అది చివరి దశ అవుతుంది మరియు దానికి సంబంధించిన పరిస్థితులు ఏమిటి దానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి అందులో నాల్గవ అంశం పరిస్థితి మరియు నేను చాలా కారకాలు ఉన్నాయని చెబితే మొదటి భాష విషయంలో మనం చూసినట్లుగా అవగాహన యొక్క సామాన్యత అవగాహన రకాలు అభ్యాసకుల ప్రేరణ learner's motivation మరియు L2 రెండవ భాష పై దాని భావన అనే అంశాలు ఉన్నాయి ఈ నాలుగు అంశాలు ప్రాథమికంగా రెండవ భాషను నేర్చుకోవడంలో అభ్యాసకుడికి సహాయపడేందుకు సమానమైన ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి కాబట్టి మొదటి భాష విషయంలో మనకు రెండు కారకాలు మాత్రమే ఉన్నాయి ఒకటి బహిర్గతం యొక్క తరుచుదనం మరియు రెండవది ఒకదానికొకటి మ్యాపింగ్ అంతే ఎందుకంటే ఒకదానికొకటి మ్యాపింగ్ నేర్చుకోవడాన్ని సులభతరం చేస్తుంది అయితే రెండవ భాషా సముపార్జన విషయంలో మరిన్ని భాగాలు జోడించబడతాయి అవి తరుచుదనం బహిర్గతం రకాలు అభ్యాసకుల ప్రేరణ మరియు L2 రెండవ భాష పట్ల అభ్యాసకుల వైఖరి మీరు లక్ష్య భాషని నిజంగా ఇష్టపడితే మరియు వీలైనంత త్వరగా నేర్చుకునేలా ప్రేరేపించబడితే అది మీ సముపార్జన లేదా మీ అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది కాబట్టి అది భాష మార్పు మరియు టైపోలాజీ గురించి కాబట్టి నేను నిజంగా ఉపయోగ సమస్యపై ఎక్కువ దృష్టి పెట్టలేదు కానీ నేను ఖచ్చితంగా డయాక్రోనీ సంబంధిత సమస్యల గురించి మరియు అభివృద్ధి సంబంధిత సమస్యల గురించి మాట్లాడాను కాబట్టి డయాక్రోనీ విషయంలో మనము ఆర్టికల్స్ ఎలా అభివృద్ధి చెందాయి పద క్రమం ఎలా అభివృద్ధి చెందింది మరియు నామవాచక పదబంధాలలో యాడ్పొజిషన్ ఎలా అభివృద్ధి చెందిందో మనము చర్చించాము మరియు ఈ విషయంలో ఇవి డయాక్రోనిక్ కోణంలో ఉన్నాయి మరియు సమకాలీకరణ స్థాయిలో అవి ఏ విధంగా అభివృద్ధి చెందాయి మొదటి భాషా మరియు రెండవ భాషా ను నేర్చుకోవడం వల్ల అభివృద్ధి చెందాయి మొదటి భాష సముపార్జన విషయంలో అది 0 నుండి 1 వరకు ఉంటుంది రెండవ భాషా సముపార్జన విషయంలో అది 1 నుండి 2 వరకు ఉండవచ్చు కానీ అదే ఏమిటి రెండు అభివృద్ధి దశల సారూప్యత ఏమిటంటే అది ఇన్పుట్ అవుతుంది భాషా ఇన్పుట్ మరియు భాషా ఉత్పత్తి మధ్య వ్యత్యాసం ఉంటుంది అది మొదటి భాషా సముపార్జన అయినా లేదా రెండవ భాషా సముపార్జన అయినా ఇక్కడ రెండు సందర్భాల్లోనూ ఈ వ్యత్యాసం ఉంటుంది సరేనా కాబట్టి ఇప్పటివరకు మనము టైపోలాజీ మరియు భాష మార్పు గురించి అధ్యయనం చేసాము మీ కోసం నా సూచన ఏమిటంటే దయచేసి మరో సారి మీకు సూచించబడిన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ ద్వారా ప్రచురించబడిన ఎడిత్ ఎ మోరావ్సిక్ చే రచించిన భాషా టైపోలాజీ పరిచయం పుస్తకాన్ని పరిశీలన చేయండి మరియు మీరు చదివినప్పుడు మీరు మరింత సమాచారాన్ని కనుగొంటారు మరియు ఈ భావనలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి సరేనా కాబట్టి ధన్యవాదాలు నేను భాష మార్పు మరియు టైపోలాజీ విభాగాన్ని ఇక్కడతో ముగించాను మరియు మనము రాబోయే రోజుల్లో కొత్త విభాగానికి మారతాము ధన్యవాదాలు ముఖ్యమైన పదాలు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్పోజర్ బై యూనిక్ రేలషన్ షిప్ సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ సెలెక్టీవిటీ క్రియేటివిటీ ఆక్సిన్ట్ లెర్నర్స్ మోటివేషన్ అండ్ ఆటిట్యూడ్